బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ మరియు క్యాలీక్యులేషన్స్ పై భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం కాబట్టి ఈ మాడ్యూల్లో మీకు ఎనర్జీ ఉంది మరియు దాని ఫార్మ్స్ మునుపటి ఎనర్జీ ప్రిన్సిపల్స్ గురించి చర్చిస్తాయి ఉపన్యాసం 16 లోని మాడ్యూల్ మేము ఫేజ్ మార్పుతో ప్రోసెస్ గురించి చర్చించాము మరియు మీకు తెలిసిన p మార్పు యొక్క సూత్రాల ఆధారంగా కూడా మీ గురించి మేము చర్చించాము మీ యొక్క వివిధ లాస్ తెలుసు ఫేజ్ ల మార్పు ఉన్నప్పుడు బ్యాలన్స్ తెలుసు ముఖ్యంగా కండెన్సషన్ కోసం మరియు వేపరై జెషన్ ప్రోసెస్ ఆ పదార్థ బ్యాలన్స్ ను ఎలా చేయాలో కూడా వివరించబడింది ప్రిన్సిపల్స్ ఆ కండెన్సషన్ మరియు పోలరైజెషన్ లాస్ మీకు తెలుసు మరియు అవి వాస్తవానికి ఈక్విలిబ్రియం కండిషన్ లలో వేపర్ ప్రెషర్ కాన్సెప్ట్ పై ఆధారపడి ఉంటాయి మరియు దానిపై ఆధారపడి ఉండే పార్షియల్ ప్రెషర్ ం కూడా మీకు వేపర్ ప్రెషర్ ం తెలుసు అలాగే లిక్విడ్ ఫేజ్ లో ఉన్న పార్ట్శ్ మోల్ ఫ్రాక్షన్స్ మీకు తెలుసు వేపర్ ప్రెషర్తో బ్యాలన్స్ మరియు విభిన్న ఫినామినన్ మీకు తెలిసిన ప్రాసెస్ వేరియబుల్స్ ఈక్విలిబ్రియం స్టేట్ లేదా హ్యూమిడిటీ డ్యూ పాయింట్ బబుల్ పాయింట్ టెంపరేచర్ వంటి ఫేజ్ మార్పు సమయంలో మీకు తెలుసు అని మేము వివరించాము రెలెటివ్ హ్యూమిడిటీ సాచురేషన్ యూనిట్ వాల్యూమ్ ఎంథాల్పీ అబ్సెల్యూట్ హ్యూమిడిటీ అక్కడ వివరించిన అన్ని విషయాలను ఎలా లెక్కించాలి ఈ ఉపన్యాసంలో మీకు తెలిసిన కాన్సెప్ట్ మరియు యూనిట్లు ఆ ఎనర్జీ సిస్టమ్ మరియు ఎలా చేయాలో మీకు తెలుసా ఎనర్జీ బ్యాలన్స్ మరియు దాని యొక్క ప్రాథమిక ఈక్వేషన్ ఏమిటి మీకు తెలుసా ఈ మాడ్యూల్లో ఎనర్జీ బ్యాలన్స్ ఈ ఉపన్యాసంలో మేము ఈ ఎనర్జీ బ్యాలన్స్ ను ప్రారంభిస్తాము ముఖ్యంగా ఆ ఎనర్జీ ఎలా నిర్వచించబడిందో మరియు యూనిట్లు ఏమిటో మీకు తెలుసు మరియు ఆ ఎనర్జీ బ్యాలన్స్ ను బహిరంగ సిస్టమ్ లో మరియు సిస్టమ్ కు దగ్గరగా ఎలా చేయవచ్చు మరియు దీని ఆధారంగా ఎనర్జీ కంజర్వేషన్ లా చేయబడుతుందని మీకు తెలుసు ఈ మాడ్యూల్ యొక్క వరుస ఉపన్యాసాలలో ప్రోసెస్ సిస్టమ్ లకు ఎనర్జీ బ్యాలన్స్ మీకు తెలుసు ఆ ఎనర్జీ యొక్క ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడండి మనం వేగంగా తెలుసుకోవలసిన ఎనర్జీ ఏమిటి దానిని ప్రాథమికంగా ఎలా నిర్వచించవచ్చు ఈ ఎనర్జీ మీ ఫినామినన్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది ఆ పని సామర్థ్యం మీకు తెలుసు మీ లేదా ప్రత్యేక సిస్టమ్ యొక్క బలం కోసం లేదా మీకు తెలిసిన ఏదైనా పరికర సామగ్రి కోసం మీరు చెప్పగలిగేది లేదా ఏదైనా ప్లాంట్ యొక్క అమలు మీకు తెలిసినదని మీరు చూడవచ్చు ఆ సామర్థ్యాన్ని మీరు చూడగలిగే మొత్తం బలం లేదా ఎనర్జీ ఎలా ఉండాలి మీకు తెలుసా మీకు తెలిసినట్లు మీకు ఇవ్వడానికి మొత్తం ప్రణాళిక కాబట్టి ఆ సందర్భంలో ఆ ఎనర్జీ మీకు తెలుస్తుందని మేము చెప్పగలం ఈ పదం బలం లేదా పని చేసే సామర్థ్యం అని నిర్వచించబడింది ఇది ప్రాథమికంగా భౌతిక మరియు కెమికల్ వనరుల వినియోగం నుండి ఉద్భవించింది మరియు ఇది ప్రత్యేకంగా మీకు తెలిసిన కాంతి మరియు వేడిని అందించడానికి లేదా అక్కడ పని యంత్రాలను అందించడానికి మొత్తంగా దీని ఆధారంగా యంత్రాల వేడి లేదా పని మీకు తెలుస్తుందని మొత్తం ప్రాసెస్ ప్లాంట్ మరియు సిస్టమ్ ఎనర్జీ ప్రాథమికంగా బదిలీ చేయవలసిన క్వాన్టిటటివే ప్రాపర్టీ అని కూడా చెప్పగలం కాబట్టి సాధారణంగా భౌతిక శాస్త్రంలో ఈ ఎనర్జీ వాస్తవానికి ప్రాపర్టీ కి ఒక క్వాన్టిటిగా పరిగణించబడుతుంది మరియు సిస్టమ్ పై కొంత పని చేయడానికి ఈ క్వాన్టిటి పావర్టీ ఒక వస్తువుకు బదిలీ చేయబడాలి ఈ సందర్భంలో మీరు మీ వద్దకు వెళుతున్నప్పుడల్లా మీకు తెలిసిన కొన్ని ఎనర్జీ ని అంచనా వేయడం మీకు తెలుస్తుంది మీరు ఈ ఎనర్జీ ని ఒక సర్టెన్ చిహ్నం ద్వారా వ్యక్తీకరించాలి సాధారణంగా ఎనర్జీ యొక్క చిహ్నం E వాస్తవానికి మీరు ఈ పరిమాణాన్ని ఒక సర్టెన్ యూనిట్ ద్వారా వ్యక్తీకరించాలి అది ప్రాథమికంగా SI సిస్టమ్ లో మీకుజౌల్ తెలుసు కాబట్టి ఎనర్జీ కి సాధారణ చిహ్నం ఏమిటంటే అతను మరియు ప్రామాణిక యూనిట్ సాధారణంగా మీకు తెలిసినట్లుగా పరిగణించబడుతుందని మీకు తెలుసు అక్కడజౌల్ చేయండి మేము ఆ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మీరు విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉన్నారని మీకు తెలిసిన ఆ ఎనర్జీ ని మీరు నిజంగా నాశనం చేయలేరు లేదా సృష్టించలేరు అని మీరు చూస్తారు ఈ ఎనర్జీ మీకు అందుబాటులో ఉన్న ఏమైనా మీకు తెలుసు ఇది ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చండి మరియు ఈ ఎనర్జీ ని ఒక పాయింట్ నుండి మరొక శరీరానికి లేదా ఒక శరీరానికి మరొక శరీరానికి కూడా బదిలీ చేయవచ్చు ఏదైనా హీట్ వస్తువు రికార్డ్ వస్తువుతో విసిరివేయబడినట్లుగా ఏమి జరుగుతుందో మీరు చూస్తారు వేడి ఎనర్జీ ఈ వేడి శరీరం నుండి చల్లని శరీరానికి బదిలీ చేయబడుతుందని మీరు చూస్తారు కాబట్టి ఈ హీట్ ఎనర్జీ ఒక శరీరం నుండి మరొక శరీరానికి బదిలీ అవుతోంది మరియు ఇది ఇప్పటికే ఒకే వస్తువులో లేదా అదే పదార్థంలో ఉన్నట్లుగా పాయింట్ నుండి పాయింట్ వరకు రవాణా అవుతుంది 2 పాయింట్ల మధ్య వ్యత్యాసం మీకు తెలిసిన టెంపరేచర్ ఉంటే అధిక టెంపరేచర్ నుండి తక్కువ టెంపరేచర్ లకు వెళ్లడం మీకు తెలుస్తుందని మీరు చూస్తారు కాబట్టి ఆ విధంగా మీరు వేడి ఎనర్జీ ఒక పాయింట్ నుండి మరొక పాయింట్ కు రవాణా అవుతుందని మీకు చెప్పవచ్చు మరియు ఈ ఎనర్జీ రవాణా మీరు చెప్పవచ్చు ఇది వేడి ఫ్లో ద్వారా లేదా మాస్ రవాణా ద్వారా లేదా ఊహించడం వంటి పని పనితీరు ద్వారా సంభవిస్తుంది ఏదైనా వస్తువుకు ఏదైనా వేడి సరఫరా చేయబడితే ఆ వస్తువు లేదా పదార్థం వేడి చేయబడుతుందని మీరు చూస్తారు సమయానికి సంబంధించి మరియు దాని టెంపరేచర్ ను మీ నుండి మార్చడం మీకు తెలుస్తుంది అధిక టెంపరేచర్ తక్కువ టెంపరేచర్ కు తెలుసు లేదా చల్లని బాడీ తక్కువ టెంపరేచర్ నుండి అధిక టెంపరేచర్ కు రవాణా కావచ్చు కాబట్టి ఆ సందర్భంలో ఎనర్జీ ప్రవాహానికి వేడి ఫ్లో ప్రధాన యూనిట్ క్యారియర్ ఆ సందర్భంలో లిక్విడ్ ఎలిమెంట్ వేడెక్కినట్లు అనుకుంటే కొన్నిసార్లు మీరు హీట్ ప్రసరణ మోడ్లో చూస్తారు మరియు అది మీకు తెలిస్తే ఒక సర్టెన్ వేగంతో ప్రవహిస్తుంది లేదా ఒక సర్టెన్ ఫ్లో రేటు వద్ద ఈ లిక్విడ్ యొక్క మాస్ ఆ హీట్ ఎనర్జీ ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళుతుందని మీకు తెలుస్తుంది ఈ మాస్ ఫ్లో రేటు ద్వారా మీకు తెలిసిన ఈ రవాణా మీకు తెలుస్తుంది మీకు ప్రతి రేటును మార్చడం మీకు తెలుసు లిక్విడ్ లక్షణాల ఆధారంగా ఒక సర్టెన్ రేటుతో ఆ హీట్ ఎనర్జీ ని రవాణా చేయడాన్ని మీరు తెలుసుకోవచ్చు మరియు ఏదైనా యూనిఫాం అనుకుంటే మీరు ఈ ఎనర్జీ ని 4 నిమిషాల పని ద్వారా బదిలీ చేయవచ్చు ఏదైనా లిక్విడ్ అన్ని ఒక స్థానం నుండి మరొక స్థానానికి బదిలీ చేయడం మీకు తెలుస్తుంది ఆ ఫ్రిక్షన్ ఫ్లీట్ కారణంగా కొన్ని హీట్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని మీకు తెలుసని చూడండి మీకు తెలిసిన సర్ఫెస్ మీకు కదులుతున్న ప్రవాహానికి మార్గంగా ఉంటుంది కాబట్టి దీనిపై ఆ లిక్విడ్ ఎలిమెంట్ యొక్క ప్రభావం లేదా కల్పన గురించి చర్చించడానికి మీకు సాలిడ్ సర్ఫెస్ తెలుసు ఫ్రిక్షన్ అనాలజీ హీట్ ఎనర్జీ గా మార్చబడే కొంత ఫ్రిక్షన్ ఎనర్జీ ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి ఈ సందర్భంలో ఈ లిక్విడ్ ాన్ని ఒక స్థానం నుండి మరొక స్థానానికి బదిలీ చేయడానికి ఆ పొలం ఎంత పని చేస్తుందో మీరు చూడవచ్చు అవి దాని ప్రకారం ఉంటాయి మీకు తెలిసినట్లుగా హీట్ ఎనర్జీ మరొక సిస్టమ్ ను ఉత్పత్తి చేస్తుంది ఏదైనా మూసివేసిన సిస్టమ్ ను అనుకుంటే మీరు సిస్టమ్ లో కొంత పని చేయడం ద్వారా మొలిక్యూల్స్ మూవ్మెంట్ ను పెంచుతారని మీకు తెలిస్తే ఆ లిక్విడ్ ఎలిమెంట్ యొక్క ఇంటర్నల్ ఫ్రిక్షన్ కారణంగా క్లోజ్డ్ సిస్టమ్ వేడెక్కుతుందని మీరు చూస్తారు లేదా మీకు తెలుసు టెంపరేచర్ ను మార్చడం ద్వారా B సెల్స్ దగ్గరగా ఉన్న క్యారియస్ ఎలిమెంట్ మరియు మీరు కూడా చెప్పవచ్చు ఈ టెంపరేచర్ పెంచడం ద్వారా ఈ ఎనర్జీ యొక్క మార్పు సిస్టమ్ లో చేసిన పని కారణంగా అక్కడ ఎనర్జీ పెరుగుతుందని మరియు పెరుగుతుందని మీరు చూస్తారు ఇంటర్నల్ ఎనర్జీ పెరిగినందున ఒక ఎనర్జీ అంటారు కాబట్టి ఆ సందర్భంలో మీరు హీట్ ఎనర్జీ ని లేదా ఇంటర్నల్ ఎనర్జీ ని పెంచుకోవచ్చని మీరు చెప్పవచ్చు లేదా మీరు ఒక సర్టెన్ ప్రెషర్ లో ఫ్లాష్ ఆన్ వంటి ఒక సర్టెన్ సిస్టమ్ లో పనిచేస్తుంటే మరియు మీరు వాల్యూమ్ను తగ్గిస్తే లేదా వాల్యూమ్ను పెంచుకుంటే మీకు తెలిసిన వరుసగా ప్రెషర్ ని పెంచడం మరియు ప్రెషర్ ని తగ్గించడం ఎనర్జీ మార్పును ఇంటర్నల్ ఎనర్జీ గా పరిగణించబడుతుందని మీకు తెలిసిన కొన్ని ఎనర్జీ ని ఉత్పత్తి చేసే సిస్టమ్ లు మీకు తెలుస్తాయని మీరు చూస్తారు కాబట్టి ఈ విధంగా వేడి మీరు ఉత్పత్తి చేసినట్లు మీకు తెలిసి ఉండవచ్చు లేదా ఉత్పత్తి చేయబడిందని మీకు తెలుసు లేదా రవాణా ద్వారా మీకు పని యొక్క పనితీరు తెలుసు దానికి వెళ్ళే ముందు సిస్టమ్ యొక్క పనితీరు మరియు విశ్లేషణ మీకు తెలుసు ఎనర్జీ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలో మీరు తెలుసుకోవాలి మేము మీకు తెలిసి ఉండాలి సర్టెన్ సిస్టమ్ కు అవసరం ఇప్పుడు మీకు కొన్ని ఎనర్జీ సిస్టమ్ లు తెలుసు ఎంత ఎనర్జీ ని వినియోగిస్తున్నారు ఒక సర్టెన్ సిస్టమ్ లో ఎంత ఎనర్జీ సరఫరా చేయబడుతుందో మాకు తెలుసు కాబట్టి మీ వద్దకు వెళ్ళే ముందు మీరు ఆ సిస్టమ్ ను రూపకల్పన చేయవలసి ఉంటుందని మరియు ఆ సిస్టమ్ ను రూపకల్పన చేసిన తర్వాత ఈ ఎనర్జీ మాస్ విడుదల అవుతుందని లేదా వినియోగించబడుతుందని మీరు చూస్తారు కానీ ఆ రూపకల్పన మీకు తెలిసిన ఎనర్జీ వినియోగం మరియు మీకు తెలిసిన ఎనర్జీ అక్కడ వినియోగం మీకు తెలిసిన వాటికి సంబంధించినది కాబట్టి మీకు తెలిసిన వారి ఆధారంగా ప్రత్యేక సిస్టమ్ ల ఆపరేషన్ కోసం ఎంత ఎనర్జీ అవసరం డిజైన్ సిస్టమ్ రూపకల్పన చేయబడుతుంది లేదా యూనిట్ ఇప్పటివరకు రూపొందించబడుతుంది మీకు తెలిసిన జ్ఞానం ప్రాసెస్ యూనిట్ రూపకల్పనకు అవసరమైన ఎనర్జీ పంప్ మోటారును రూపొందించడానికి మీకు సహాయకరంగా ఉంటుందని మీకు తెలుస్తుంది మీరు కొంత ఎలక్ట్రికల్ ఎనర్జీ ని సరఫరా చేస్తారని అనుకుంటే మరియు ఈ మోటారు మీకు తిరగడం మరియు దాని ఆధారంగా కొంత ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని మీరు చూస్తారు మరియు అతని ఆధారంగా ఆ ఎనర్జీ మరొక పంపుకు బదిలీ చేయబడుతుందని మీకు తెలుస్తుంది మీకు తెలిసిన కొన్ని పని చేయండి కొన్ని మీకు తెలుస్తుంది విలువైన ఉత్పత్తులను మీకు తెలిసిన కొన్నింటిని ఉత్పత్తి చేయడానికి మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ సందర్భంలో మీకు తెలుసా ఆ పంప్ మోటారు యొక్క రూపకల్పన లేదా ఇతర ప్రాసెస్ యూనిట్ అవసరం ఎంత ఎనర్జీ అవసరం లేదా ఎనర్జీ అవసరం అంటే ప్రాథమికంగా ఆ పంపు ఒక నిల్వ పాత్ర నుండి కొంత మొత్తంలో లిక్విడ్ ాన్ని ఒక ప్రాసెస్ యూనిట్కు పంప్ చేయడానికి కూడా ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద కొంత మొత్తంలో లిక్విడ్ ాన్ని మార్చడానికి ఎంత ఎనర్జీ అవసరం మరొక టెంపరేచర్ వద్ద వేపర్ అని మీకు తెలుసు కాబట్టి ఇది కూడా అవసరం మరియు హైడ్రోకార్బన్ మిశ్రమం ఒక లిక్విడ్ మరియు వేపర్ ఉపయోగకరమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి డిస్టిల్లషన్ చేయబడిందని మీకు తెలుసు ఆ సందర్భంలో మీకు హైడ్రోకార్బన్ మిశ్రమం తెలుసు అని డిస్టిల్లషన్ చేయడానికి కొంత ఎనర్జీ అవసరం మీకు ఏ విధంగానైనా ఆ హైడ్రోకార్బన్ మిశ్రమాన్ని వేడి చేయడం మరియు ఆ హైడ్రోకార్బన్ మిశ్రమ పార్ట్శ్ బొయిలింగ్ పాయింట్ ఆధారంగా తక్కువ బొయిలింగ్ పాయింట్ లిక్విడ్ తెలుస్తుందని మీకు తెలుసు తేలికగా ఆవిరైపోతుంది మరియు అది మీకు తెలుస్తుంది దానికి రావడం కాలమ్ మరియు అది ఆ లిక్విడ్ ఫేజ్ నుండి వేరు చేయబడుతుంది మరియు మీకు సాలిడ్ కండెన్సషన్ తెలిసిన తర్వాత మీకు తెలిసిన లిక్విడ్ సేకరించినట్లు మీకు తెలుస్తుంది మరియు ఉడకబెట్టడం కోసం మీకు బాయిలర్ తెలుసు మరియు వేడి కూడా అవసరమని వారు మీకు తెలుసు ఈ బాయిలర్ కోసం మీకు హీట్ ఎనర్జీ అవసరం మరియు కండెన్సషన్ కూడా మీకు కావాలి అవి చేయవలసిన ఔటర్ పని కూడా కాబట్టి డిస్టిల్లషన్ యొక్క ఈ ఆపరేషన్ కోసం మీకు ఈ ఉపయోగకరమైన ప్రొడక్టివ్ లిక్విడ్ మరియు వేపర్ ని పొందండి అవి ఎనర్జీ అవసరమవుతాయి మరియు ఈ ఎనర్జీ ఇన్పుట్ మీకు డిస్టిల్లషన్ కాలమ్ ఎవరో తెలుసు అది ఒక సర్టెన్ మొత్తానికి ఎంత అవసరమో అంచనా వేయబడుతుంది ఈ ప్రోసెస్ కు సరఫరా చేయవలసిన వేపర్ యొక్క కొంత భాగం మీలో హైడ్రోకార్బన్ మిశ్రమం తెలుసు కొన్ని ఇతర అంశాలు కూడా హీట్ ఎనర్జీ లేదా అవసరమైన కొన్ని శక్తులు అవి నిరంతర రియాక్టివ్లో జరిగే అధిక ఎక్సోథెర్మిక్ కెమికల్ ప్రతిచర్య అని మీరు చూస్తారు ఒక సర్టెన్ పర్సెంట్ మార్పిడి ఉంటే ఆ ప్రతిచర్య ద్వారా సేవ్ చేయబడాలి ఇప్పుడు మీరు కొంత ఎనర్జీ ని సరఫరా చేస్తున్నారని మీకు తెలుసు ఇప్పుడు రియాక్టర్ నుండి ఏ ఎనర్జీ రేటును సరఫరా చేయాలో మీరు తెలుసుకోవాలి కాబట్టి స్థిరమైన టెంపరేచర్ వద్ద రియాక్టర్ మీకు తెలుసని మీరు ఉంచవచ్చు ఎందుకంటే ఆ ప్రతిచర్య ద్వారా విడుదలయ్యే ఎనర్జీ మీకు తెలుస్తుంది మీరు ఇప్పుడు ఆ ఎనర్జీ ని తీసివేయాలి ఆ ఎనర్జీ ని తొలగించడానికి మీరు చేయవలసినది మీరు ఇక్కడ కొన్నింటిని ఉపయోగించాలి మీకు తెలిసిన ప్రాసెస్ యూనిట్ ఇక్కడ వేడి వంటిది లేదా మరికొన్ని మిమ్మల్ని చల్లబరుస్తుంది తెలుసుకోండి లేదా పరికరం ద్వారా మీరు ఎవరో తెలుసుకోవచ్చు అతను ఇప్పుడు ప్రతిచర్య ద్వారా ఉత్పత్తి అయ్యే ఆ హీట్ ఎనర్జీ ని కదిలించాడని మీకు తెలుసు ఆ సందర్భంలో మీరు తొలగించాల్సిన అవసరం ఉందని మీకు తెలుసుకోవలసిన వేడి ఎంత ఉంటుందో మీరు తెలుసుకోవాలి రియాక్టర్లోని విషయాలను స్థిరమైన టెంపరేచర్ వద్ద ఉంచడానికి వేపర్ ని ఉత్పత్తి చేయడానికి తగినంత ఎనర్జీ ని ఉత్పత్తి చేయడానికి ప్రతిరోజూ ఎంత బొగ్గును కాల్చాలి అని తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన అంశాలు మనకు గరిష్ట ఎనర్జీ ని పొందుతున్న ప్రత్యేక ఎనర్జీ మీకు తెలిసిన వివిధ విలువైన వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా బొగ్గును కాల్చడం ద్వారా వస్తున్నదని మాకు తెలుసు గ్యాసెస్ ల మిశ్రమం మరియు దాని నుండి మనం వేరు చేస్తున్నాము మరియు తరువాత మేము వివిధ రకాల ఉపయోగకరమైన ఉత్పత్తులను మరియు రోజువారీ జీవితాన్ని పొందుతున్నాము ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఎలక్ట్రికల్ తు బొగ్గును కాల్చడం ఆధారంగా ఉత్పత్తి చేయబడుతుందని మీరు చూస్తారు ఇప్పుడు ఈ సందర్భంలో ఈ రకమైన ఎనర్జీ మద్దతును ఉత్పత్తి చేయడానికి ఎంత బొగ్గు నిషేధించబడుతుందో మీరు తెలుసుకోవాలి ప్రతి రకమైన ఉత్పత్తికి టర్బైన్ల చుట్టూ వేపర్ ని ఉత్పత్తి చేయడానికి తగినంత ఎనర్జీ అవసరమని మీరు తెలుసుకోవాలి ఒక సర్టెన్ నగరం యొక్క రోజువారీ ఎలక్ట్రికల్ అవసరాలను తీర్చడానికి తగినంత ఎలక్ట్రికల్ తెలుసు లేదా మీకు తెలిసిన మరికొన్ని ఇతర అవసరమైన మెర్క్యూరీ కాబట్టి ఆ సందర్భంలో బొగ్గును కాల్చినప్పుడల్లా ఆ బొగ్గు మీకు కొంత మొత్తాన్ని గ్యాసెస్ ల మిశ్రమాన్ని ఇస్తుందని మీరు చూస్తారు అంటే మీరు చూసే గ్యాసెస్ ల మిశ్రమం మీకు తెలుస్తుంది లేదా మీకు తెలుస్తుంది టర్బైన్ లేదా ఆ గ్యాసెస్ ల మిశ్రమాన్ని మన దైనందిన జీవితానికి ఉపయోగపడే కొన్ని హైడ్రోకార్బన్ మిశ్రమాన్ని సింథసిస్ చేయడానికి ఉపయోగించవచ్చు మరియు బొగ్గు కూడా మీకు తెలుస్తుంది ఇది నీటి నుండి వేపర్ ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆ హీట్ ఎనర్జీ బొగ్గును కాల్చడం మీకు తెలుసు కాబట్టి బొగ్గును కాల్చడం మీకు హీట్ ఎనర్జీ ని ఇస్తుంది మరియు ఆ హీట్ ఎనర్జీ ఆ లిక్విడ్ నీటిని వేపర్ గా మారుస్తుంది మరియు తరువాత మీకు తెలిసిన వేపర్ టర్బైన్కు సరఫరా చేయబడుతుంది మరియు టర్బైన్ తిరిగేటప్పుడు తిరిగే టర్బైన్ ఆ ఎలక్ట్రికల్ తును ఉత్పత్తి చేస్తుంది కాబట్టి బొగ్గును కాల్చడం మీకు తెలుసు మరియు మీరు బొగ్గును కాల్చినప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని మీకు ఎంత తెలుసు ఎంత ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది మరియు బొగ్గు మొత్తం ఎంత అవుతుంది అనే దాని ఆధారంగా వారి ఎనర్జీ ఎవరు ఉత్పత్తి అవుతారు అనే దాని ఆధారంగా సరఫరా చేయబడుతుంది అది మీకు తెలిసి ఉండాలి ఆ ఆపరేషన్కు పేరుగాంచింది మీకు తెలిసిన మరో ముఖ్యమైనది ఆ కెమికల్ ప్రోసెస్ ల యొక్క అంశాలు మరియు వాటి ఆపరేషన్ కోసం అనేక యూనిట్లు అవసరం మరియు కంప్రెసర్ల సంఖ్యలో అనేక రియాక్టర్ల వంటివి డిస్టిల్లషన్ కాలమ్ మిక్సింగ్ ట్యాంకులు ఏవాపరేటర్స్ విలువైనవి మరియు మీకు తెలిసినవి యూనిట్ యొక్క నిర్వహణ మరియు విభజన ప్రోసెస్ యూనిట్ సౌలభ్యం లేదా కొంత ఎనర్జీ ని విడుదల చేస్తుంది కాబట్టి లెక్కించవలసిన ఎనర్జీ మొత్తం మరియు అవసరానికి అనుగుణంగా గణన ప్రకారం వస్తున్న వాటిలో మీకు తెలిసిన దాని ఆధారంగా కూడా నియంత్రించాలి మొత్తం ఎనర్జీ అవసరాన్ని తగ్గించడానికి ప్రాసెస్ ఆపరేషన్లను ఎలా రూపొందించవచ్చు కాబట్టి అది కూడా ఆ ఎనర్జీ బ్యాలన్స్ ఆధారంగా అంచనా వేయబడుతుంది మరియు దాని కోసం ఎంత ఎనర్జీ అవసరమో మరియు మొత్తం ప్రాసెస్ ప్లాంట్ అది ఆర్థికంగా ఉంటుందో లేదో విశ్లేషిస్తుంది వాస్తవానికి మీకు తెలిసిన దాని ఆధారంగా ఎస్ఎస్ ఎనర్జీ అవసరం మీ కోసం మొత్తం మొక్క తెలుసు కొన్ని ఉత్పత్తి మీకు అక్కడ ఉపయోగకరమైన ఉత్పత్తులు తెలుసు కాబట్టి అందుకే మనకు అవసరం మీకు తెలుసా ఆ ఎనర్జీ మరియు అవి ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ యొక్క ప్రాముఖ్యత ఆ ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణానికి వెళ్లేముందు మళ్ళీ మీరు వివిధ రకాలైన శక్తులు ఏమిటో తెలుసుకోవాలి మరియు ఆ ఎనర్జీ యొక్క సోర్సెస్ ఏమిటి మీకు తెలుసు 2 రకాల ఎనర్జీ ఉందని ఒకటి రెన్యూబెల్ ఎనర్జీ అని పిలుస్తారు మరొకటి రెన్యూబెల్ ఎనర్జీ అని పిలుస్తారు ఇప్పుడు రెన్యూబెల్ ఎనర్జీ ని అది ఏమిటి ఈ రకమైన ఎనర్జీ ని టైటిల్ చేసే సోలార్ విండ్ వాటర్ హైడ్రో జియోథర్మల్ బయోమాస్ను రెన్యూబెల్ ఎనర్జీ అంటారు ఈ సందర్భంలో అనేక ఆర్ట్స్ ఎనర్జీ రిసోర్సెస్ శాశ్వత ప్రాతిపదికన లభిస్తాయి కాబట్టి వీటిలో ఈ సోలార్ గాలి నీరు హీట్ బయోమాస్ ఉన్నాయి మరియు ఈ ఎనర్జీ ని మీకు రెన్యూబెల్ ఎనర్జీ అని పిలుస్తారు మరియు కొన్ని ఎనర్జీ వనరులను తక్కువ వ్యవధిలో భర్తీ చేయవచ్చు మరియు ఇందులో కలప మరియు ఇతర బయోమాస్ ఉన్నాయి అయితే మన ఆధునికంలో మీకు పారిశ్రామిక సమాజం తెలుసు అవి ఎనర్జీ పై ఆధారపడి ఉంటాయి మరియు ఆ ఎనర్జీ మీ నుండి వస్తుంది అని మీకు తెలుస్తుంది మీకు తెలిసిన దాని నుండి వచ్చినట్లు మీకు తెలుసు ఫోస్సిల్ ఫ్యూయల్ కోల్ పెట్రోలియం ఆయిల్ గ్యాసెస్ ఆ సందర్భంలో అభివృద్ధి చెందిన మరియు పారిశ్రామికీకరణలో ఫోస్సిల్ ఇంధనాలు ప్రధాన ఎనర్జీ రిసోర్సెస్ పురాతన కాలం నుండి దేశాలు సోలార్ ఎనర్జీ కోల్ మరియు పెట్రోలియం వంటి ఫాసిల్ ఫ్యూయల్స్ నిల్వ చేయబడిందని మీరు చూడవచ్చు మరియు ఫాసిల్ ఫ్యూయల్స్ విడుదలవుతాయి కార్బన్ మరియు హైడ్రోజన్ యొక్క అంశాలు ఈ ఎనర్జీ రిసోర్సెస్ ఏర్పడటానికి చాలా కాలం పడుతుంది మరియు ఒకసారి క్షీణించిన తరువాత తప్పనిసరిగా రెన్యూబెల్ కావాలి కాబట్టి ఇవి నాన్ రెన్యూబెల్ ఈ ఎనర్జీ ని పొందగల రిసోర్సెస్ మీకు తెలుసు ఇప్పుడు వివిధ రకాలైన ఎనర్జీ మరియు ఎనర్జీ కంజర్వేషన్ లా ఏమిటో మనం తెలుసుకోవాలి కాబట్టి ఎనర్జీ కంజర్వేషన్ లా కొన్నిసార్లు థర్మోడైనమిక్స్ యొక్క ఈ పాస్ట్ లా అని పిలుస్తారు ఈ సందర్భంలో మీరు లా సృష్టించలేరని లేదా మీకు తెలుసని ఎనర్జీ ని మాత్రమే నాశనం చేయలేమని ఈ లా చెబుతుంది మీరు ఈ ఎనర్జీ ని ఒక రూపం నుండి మరొక ఎనర్జీ కి మరొక రూపంలోకి మార్చవచ్చు మీలాగే గ్యాసోలిన్ను బంధించే కార్ ఇంజిన్ ఇది మారుస్తుంది మీకు తెలుసా గ్యాసోలిన్లోని కెమికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ గా మారుతుంది మరియు సోలార్ సెల్స్ రేడియల్ మీలో ఒక రేడియంట్ ఎనర్జీగా మారుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ మరియు వేడి మరియు తేలికపాటి ఎనర్జీ కూడా మీకు తెలుసు మెకానికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ మరియు తిరిగి ఎలక్ట్రికల్ ఎనర్జీ గా మార్చబడతాయి కాబట్టి ఎనర్జీ మార్పులు ఇది రూపం కానీ విశ్వంలో మొత్తం ఎనర్జీ మొత్తం అలాగే ఉంటుంది కాబట్టి దీనిని ఎనర్జీ కంజర్వేషన్ లా అని పిలుస్తారు మరియు ఈ చట్టాన్ని కొన్నిసార్లు థర్మోడైనమిక్స్ యొక్క ఫస్ట్ లా అని పిలుస్తారు ఇప్పుడు ఎనర్జీ యొక్క వివిధ రూపాలు ఏమిటో మీకు తెలిసి ఉండవచ్చు పొటెన్షియల్ ఎనర్జీ హీట్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ అయస్కాంత ఎనర్జీ పని మరియు ఎనర్జీ కెమికల్ ఎనర్జీ వంటి కొన్నికైనెటిక్ ఎనర్జీ ఉంది అణుఎనర్జీ ఫ్యూజన్ ఎనర్జీ ఆ వివిధ రకాలైన ఎనర్జీ అన్నీ మీకు తెలిసినట్లుగా మీరు కలిగి ఉన్న కొన్ని ఇతర రకాల ఎనర్జీ ని మీరు చూడవచ్చు ఇప్పుడుకైనెటిక్ ఎనర్జీ ప్రాథమికంగా మార్పుతో ఉన్న మూలకానికి చలన ఎనర్జీ ఇది మీకు తెలుసా మీకు తెలిసిన దాని నుండికైనెటిక్ పరిమాణం మరొక పరిమాణానికి ఈ లిక్విడ్ ం యొక్క మూవ్మెంట్ ప్రతి భిన్నమైన మీకు తెలుసా ప్రవహిస్తుంది రేటు మీ స్వంత ఎనర్జీ ని కలిగి ఉంటుంది కాబట్టి దీనినికైనెటిక్ ఎనర్జీ అని పిలుస్తారు మరియు పొటెన్షియల్ ఎనర్జీ ప్రాథమికంగా సిస్టమ్ యొక్క పొటెన్షియల్ క్షేత్రంలో ఎవరికైనా దాని స్థానాన్ని మార్చే కారణంగా ఉంటుంది మీకు ప్రత్యేకంగా తెలుసు లేదా మీరు అక్కడ చూసే మరొక స్థానానికి వంపుతిరిగినట్లు చూడవచ్చు పొటెన్షియల్ ఎనర్జీ యొక్క మార్పు అవుతుంది గ్రావిటేషన్ కారణంగా గ్రావిటేషన్ ఎనర్జీ లేదా గ్రావిటేషన్ వంటి వివిధ రకాలైన ఈ పొటెన్షియల్ ఎనర్జీ మీరు చూస్తారు మరియు కొంతమంది కారణంగా మీకు తెలిసిన కెమికల్ బంధం మీకు తెలుసా మొలిక్యూల్స్ ు మరియు మీకు తెలిసిన మరికొన్ని రూపాలు అనుకుంటే స్ప్రింగ్ దాని స్థానాన్ని మార్చండి మీకు తెలుసా మీకు తెలుసా పొటెన్షియల్ ఎనర్జీ మీకు తెలుస్తుంది నిజంగా అక్కడ అందువల్ల పొటెన్షియల్ క్షేత్రంలో సిస్టమ్ యొక్క వ్యతిరేకత కారణంగా ఆమె పొటెన్షియల్ శక్తులు ప్రాథమికంగా ఎలా చెప్పగలవు మరియు థర్మల్ ఎనర్జీ ఇది అనేక విభిన్న థర్మోడైనమిక్ క్వాన్టటి ను సూచిస్తుంది అయితే సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ వేడి లేదా సున్నితమైన వేడి మీరు చూడవచ్చు మీ రకాలుగా నిర్వచించబడినది ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ మేగ్నటిక్ ఎనర్జీ పని వంటి ఇతర రూపాలను బదిలీ చేస్తుందని మీకు తెలుసు ఈ కెమికల్ ఎనర్జీ వంటి సిస్టమ్ లో చేసిన మెషిన్ పని ద్వారా జరుగుతుంది లేదా ఇది ప్రాథమికంగా పొటెన్షియల్ త మరియు కెమికల్ బంధాలను సాధించడం కెమికల్ మోల్స్లో నిల్వ చేయబడిన ఎనర్జీ మీలో ఒక ఎనర్జీ గా పరిగణించబడుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రికల్ ఛార్జీల మూవ్మెంట్ ను ఎలక్ట్రికల్ తు అని పిలుస్తారు మరియు మెరుపు అని మీరు చెప్పే ఎలక్ట్రికల్ ఎనర్జీ కి మరొక ఉదాహరణ సౌండ్ కూడా ప్రాథమికంగా ఎనర్జీ గా పరిగణించబడుతుంది ఎనర్జీ యొక్క మూవ్మెంట్ లాంగ్ ట్యూడ్నల్ లోని పదార్ధం ద్వారా కంప్రెషన్ లేదా రేర్ ఫ్రేక్షన్ వేవ్స్ పై ఆధారపడి ఉంటుంది మరియు ఒక ఎనర్జీ ఒక వస్తువు లేదా పదార్ధం కంపించేటప్పుడు ఈ ధ్వని ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది ఎనర్జీ పదార్ధం నుండి వేవ్ మరియు ప్రకాశవంతమైన ఎనర్జీ తో బదిలీ చేయబడుతుంది ఇది ప్రాథమికంగా మీరు వేవ్ ను రవాణా చేసే ఎలెక్ట్రోమేగ్నటిక్ ఎనర్జీ మరియు ఈ రేడియంట్ ఎనర్జీని కలిగి ఉంటుంది మీకు కనిపించే కొన్ని కాంతి ఎక్స్ రే గామా కిరణాలు తెలుసు మరియు మీరు రేడియో వేవ్ ను చూడవచ్చు మరియు కాంతి మీకు తెలిసిన వాటిలో ఒకటి పైభాగం రేడియంట్ ఎనర్జీ మరియు సోలార్ ఎనర్జీ మీరు చెప్పగలిగే రేడియంట్ ఎనర్జీకి ఉదాహరణ ఎలాస్టిక్ ఎనర్జీ అని పిలువబడే మెకానికల్ ఎనర్జీ గా నిల్వ చేయబడిందని మీకు కొంత ఎనర్జీ తెలుస్తుందని కొన్నిసార్లు మీరు చూస్తారు నిల్వ చేసిన మెకానికల్ ఎనర్జీ కి కొన్ని ఉదాహరణలు అక్కడ నిల్వ చేయబడిన ప్రెషర్ స్పీడ్ మరియు వాడకాన్ని నొక్కి చెప్పడం ద్వారా ఇది వస్తువులలో నిల్వ చేయబడుతుంది అటమ్ ఎనర్జీ ఇది ఒక రకమైన ఎనర్జీ ఇది అటమ్ యొక్క న్యూక్లియస్ లో నిల్వ చేయబడుతుంది ఈ సందర్భంలో న్యూక్లియస్ న్ని కలిపి ఉంచే ఎనర్జీ మరియు ఎనర్జీ మీకు విడుదల అవుతుందని తెలుసుకోవచ్చు సమర్థవంతమైన ప్రోసెస్ గా పిలువబడే ఒక ప్రోసెస్ లో న్యూక్లియర్ కంబైన్డ్ లేదా విడిపోయినప్పుడు మరియు ఆటమ్ ఎనర్జీ ఉన్నప్పుడు హైడ్రోజన్ మొలిక్యూల్స్ నూక్లిస్ లను కలిపే సూర్యుడు మీకు ఫ్యూజన్ అని పిలుస్తారు కాబట్టి ఫ్యూజన్ అనేది మీకు తెలిసిన 2 కాంతి న్యూక్లియైస్ను కలిపి ఎనర్జీ మరియు ఫిషన్ విడుదల చేస్తుంది ఇది ప్రతి ఎనర్జీ ని తిరిగి ఉపయోగించడం ద్వారా అస్థిర కేంద్రకాన్ని 2 తేలికైన కేంద్రకాలుగా మీకు తెలిసిన భారీ విభజన కాబట్టి ఇది ఫ్యూజన్ అనేది ఒక భారీ అన్స్టేబుల్ న్యూక్లిస్ విభజించడం ద్వారా మీరు కొంత ఎనర్జీ ని పొందగలుగుతారు మీకు తెలుసా 2 న్యూక్లియర్ వెలిగించండి అయితే ఫ్యూజన్ అనేది మీకు తెలిసిన ఎనర్జీ ని విడుదల చేసే ప్రోసెస్ మీకు తెలుసు కలపడం ఈ గత ఎనర్జీ ని విడుదల చేయడానికి మీకు 2 న్యూక్లియైలను కలిపి తెలుసు మరియు సాలిడ్ మెటీరియల్ లిక్విడ్ మరియు గ్యాసెస్ లలోని మొలిక్యూల్స్ ను మొలిక్యూల్స్ ను లేదా అయాన్లు అని పిలువబడే మొలిక్యూల్ యొక్క మూవ్మెంట్ యొక్క ఫలితం మరియు హీట్ ఎనర్జీ ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు బదిలీ లేదా ఫ్లో మధ్య వ్యత్యాసం కారణంగా బదిలీ లేదా ఫ్లో రెండు వస్తువులు మరియు మీకు తెలిసిన మొలిక్యూల్ లేదా మొలిక్యూల్ కొన్ని సబ్ అటామిక్ కారణంగా మీకు మూవ్మెంట్ లు తెలుసు మరియు మొలిక్యూల్స్ మధ్య పరస్పర చర్యలు మీకు ఎనర్జీ ని విడుదల చేస్తాయని మీకు తెలుస్తుంది మరియు ఈ ఎనర్జీ విడుదల అని పిలుస్తారు ఇంటర్నల్ ఎనర్జీ మరియు ఈ ఇంటర్నల్ ఎనర్జీ మీరు ఉత్పత్తి చేయడాన్ని మీరు తెలుసుకోగలుగుతారు మీకు తెలుసా దీనిపై అదనపు పని కాబట్టి అది పని ఎనర్జీ గా పిలువబడుతుంది మరియు ఆ పని వాస్తవానికి ఏదైనా ఫోర్స్ ఎనర్జీ కి ప్రతిస్పందనగా ప్రవహించే ఎనర్జీ గా పరిగణించబడుతుంది అవి మీరు చెప్పగలిగే టెంపరేచర్ కాకుండా వేరే అనువర్తిత ఎనర్జీ టార్క్ లాగా ఉంటాయి మరియు ఇది సానుకూలంగా నిర్వచించబడుతుంది కెమికల్ ప్రోసెస్ లలో పని చేసే సిస్టమ్ ఉదాహరణకు పంపులు కంప్రెషర్లు కదిలే పిస్టన్లు మరియు మీకు తెలిసిన టర్బైన్ల నుండి రావచ్చు కాబట్టి ఆ విధంగా మీరు తెలుసుకోగలుగుతారు కెమికల్ ప్రోసెస్ లను మీకు తెలుసుకోవడం ద్వారా ఈ పనిని పొందండి పంపులు కంప్రెషర్లు పిస్టన్లను కదిలించడం మరియు టర్బైన్లను కదిలించడం మీకు తెలుసు మరియు మీకు తెలిసిన ఈ రకమైన పనిని మీరు తెలుసుకోవచ్చు టార్క్ లేదా కొన్ని పిస్టన్లు లేదా మీరు తక్కువ మందంగా చూడవచ్చు మీకు తెలుసా అక్కడ బలగాలు మరియు ఇవి మీకు పని తెలుసు ఒక స్థానం నుండి మరొక స్థానానికి లిక్విడ్ ాన్ని రవాణా చేయడానికి ఎనర్జీ ఉపయోగించబడుతుంది లేదా సిస్టమ్ ల యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ని లేదా ఎంథాల్పీని మార్చడానికి మీరు ఈ పని ఎనర్జీ ని ఉపయోగించవచ్చు మీరు దాని ప్రాసెసింగ్ ద్వారా ఆ ఉపయోగకరమైన ఉత్పత్తులను పొందవచ్చు మరియు అందువల్ల సిస్టమ్ కు లేదా దాని నుండి బదిలీ చేయబడుతున్న ఎనర్జీ ని సూచించే వేడి లేదా పని గురించి మరియు మీకు తెలిసిన వారి ఆధారంగా ఆ ప్రోసెస్ ఉంటుంది మీకు తెలుసు సహాయం చేయండి మరియు ప్రోసెస్ యొక్క పనితీరు విశ్లేషించబడుతుందని మీరు చూడవచ్చు మరియు మీరు చెప్పగలిగే ఒక సర్టెన్ ప్రోసెస్ కోసం సిస్టమ్ బౌండ్రి వెంట ఎటువంటి మూవ్మెంట్ లు లేనట్లయితే ఆ పని మీకు అక్కడ లేదా అతితక్కువగా తెలుస్తుంది కాబట్టి ప్రాథమికంగా రెండు విషయాలు ఇక్కడ వేడి మరియు సరఫరా చేయబడతాయి లేదా ఇది సిస్టమ్ నుండి విడుదల చేయబడిందని మరియు దాని ఆధారంగా మీకు తెలుస్తుంది మీకు తెలిసిన ప్రోసెస్ ఏమిటో మీకు చెప్పవచ్చు మరియు సామర్థ్యాన్ని ప్రాసెస్ చేయమని ఆర్డర్ చేయండి దీని ఆధారంగా మీరు సహాయం చేయగలరా మరియు సిస్టమ్కు లేదా సిస్టమ్కు పనిని సరఫరా చేయడం మీకు తెలుసు కాబట్టి మీకు తెలుసా లేదా సిస్టమ్కు వేడిని సరఫరా చేయడం లేదా సిస్టమ్ నుండి విడుదల చేయడం మీరు చూడవచ్చు ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మరియు పొటెన్షియల్ ఎనర్జీ యొక్క మార్పు ఉంటుందని మీరు చూస్తారు మరియు మీకు తెలిసిన వారి ఆధారంగా మీకు తెలిసిన ప్రతి ప్రోసెస్ ఆధారంగా వివిధ కెమికల్ ఇంజనీరింగ్ ప్రోసెస్ లను మీకు తెలిసిన దాని ఆధారంగా అంచనా వేయాలి ఈ ఎనర్జీ సరఫరా ఆధారంగా ఇది ఎలా ఉపయోగించబడుతోంది ఇప్పుడు ఆ ఎనర్జీ ని మీకు ఎలా బదిలీ చేయవచ్చో మీకు తెలుసు ఆ ఉపయోగకరమైన ఉత్పత్తులను పొందడం మీకు తెలుసు వేడి లేదా పని ఏమైనా ఎనర్జీ ని మాస్ రవాణా ద్వారా లేదా పని పనితీరు ద్వారా వేడి ఫ్లో ద్వారా బదిలీ చేయవచ్చు ఈ సందర్భంలో ఈ ఎనర్జీ కోసం సాధారణంగా ఉపయోగించే యూనిట్లు ఏమిటో మీరు గుర్తుంచుకోవాలి మరియు ఎనర్జీ అని పిలువబడే ఎనర్జీ రేటు కూడా ఏమి చేయాలో మీరు తెలుసుకోవలసిన యూనిట్లు ఏమి చేయాలో తెలుసుకోవాలి ఎందుకంటే భిన్నమైనవి సిస్టమ్ లు అవి ఉపయోగించబడతాయని మీకు తెలుసా లేదా మీకు తెలిసిన యూనిట్ల సిస్టమ్ మరియు దాని ఆధారంగా హీట్ ఇండిఫరెన్సె సిస్టమ్ ల పరిమాణం భిన్నంగా ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి ఈ సందర్భంలో సాధారణంగా ఎనర్జీ కోసం యూనిట్ వాస్తవానికిజౌల్ చేత సూచించబడుతుంది మరియు ఇది ప్రాథమికంగా న్యూటన్ మీటర్ కాబట్టి 1జౌల్ 1 న్యూటన్ మీటర్కు సమానం ఇక్కడ మీకు 1 కిలోల ఏదైనా వస్తువు యొక్క మాస్ ఎక్కడైనా తెలుసునని మీరు చూడవచ్చు 1జౌల్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది లేదా చేసిన పని అక్కడ ఉత్పత్తి అవుతుంది కాబట్టి మేము ఈ జౌల్ను మీ యొక్క యూనిట్గా పరిగణించగలము ఆ ఎనర్జీ ని చూస్తారు మరియు బ్రిటిష్ థర్మల్ యూనిట్లో మీకు తెలుసు BTU మరియు ఈ డ్యూయల్ కి మీకు తెలిసిన కన్వర్షన్ ఫ్యాక్టర్ ఏమిటో మీకు తెలుసు బ్రిటీష్ థర్మల్ యూనిట్ మరియు క్యాలరీకి కూడా మరొక ముఖ్యమైన యూనిట్ మీకు తెలుసు దీని ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఇక్కడ స్లైడ్లలో బ్రిటీష్ థర్మల్ యూనిట్ ఉన్నప్పుడు ఈజౌల్ కేలరీ అవుతుంది ఈ ఎనర్జీ ని ఒక సిస్టమ్ నుండి మరొక సిస్టమ్ కు మార్చడం ఈ స్లైడ్లలో ఇవ్వబడిన ఎనర్జీ కోసం యూనిట్లు కూడా ఇవ్వబడుతుంది హార్స్పవర్ లేదా కిలో వాట్ అని మీకు తెలిసినట్లుగా ఇది సాధారణంగా పరిగణించబడుతుంది కాబట్టి ఒక హార్స్పవర్ ప్రాథమికంగా 0 74570 కిలోవాట్ మరియు సెకనుకు 1 కిలోవాట్జౌల్ 1000జౌల్ అంటే ఎంత ఎనర్జీ విడుదల అవుతుంది లేదా యూనిట్ సమయానికి చేసిన పని ఎనర్జీ గా పిలువబడుతుంది కాబట్టి ఇక్కడ ఎనర్జీ కోసం యూనిట్ను వేర్వేరుగా స్లైడ్ చేస్తుంది సిస్టమ్ లు ఇవ్వబడిందని మీకు తెలుసు వివిధ రకాలైన ఎనర్జీ గురించి మరియు దానిని ఎలా లెక్కించవచ్చో మాట్లాడుదాం ఇప్పుడుకైనెటిక్ ఎనర్జీ ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీ హీట్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ వంటి వివిధ రకాలైన ఎనర్జీ గురించి మేము నిజంగా వివరించాము కాబట్టి ఆకైనెటిక్ ఎనర్జీ ఏమిటి ఇది ప్రాథమికంగా ఒక వస్తువు చూసే మూవ్మెంట్ తో అనుబంధించబడుతుంది మరియు ఇది మీ కదిలే సిస్టమ్ ద్వారా తీసుకువెళ్ళే ఎనర్జీ ఎందుకంటే దాని వేగం మరియు ఈ వేగంతో ప్రయాణించే మాస్ m యొక్క కదిలే వస్తువు యొక్కకైనెటిక్ ఎనర్జీ KE అనుకుందాం 1212mv2 గా నిర్వచించబడిందని మీకు తెలుసు ఇది ఒక రేటుగా పరిగణించబడితేకైనెటిక్ ఎనర్జీ రేటు మీకు తెలుసని మీరు చెప్పగలరని మీరు చెప్పగలరు హాప్లోకి m డాట్లోకి పి స్క్వేర్లోకి వెళ్లడానికికైనెటిక్ ఎనర్జీ రేటుగా మీరు నిర్వచించబడతారు మీ m డాట్ మీరు మాస్ ఫ్లో రేటు తెలుసుకోండి మరియు p అనేది వేగం కాబట్టి సగం m డాట్ లోకి v స్క్వేర్ లోకి మీరుకైనెటిక్ ఎనర్జీ అని పిలుస్తారు మరియు ఈ యూనిట్ మీకు సెకనుకుజౌల్ అని తెలుసుకోవాలి కాబట్టి వాటిని మీకు తెలిసినట్లుగా రావడం పవర్ యూనిట్ సెకనుకుజౌల్ గా ఉంటుంది ఇది యూనిట్ సమయానికి ఎనర్జీ అవుతుంది కాబట్టి ఇప్పుడు వాట్ గా పరిగణించబడుతున్నది దీనికి ఒక ఉదాహరణ చేద్దాం ఒక పెద్ద ట్యాంక్ నుండి 2 మీటర్ క్యూబ్ చొప్పున ఒక మీటర్ కలిగిన పైపు లోపల 0 02 మీటర్ వరకు నీరు ప్రవహిస్తుందని అనుకుందాం లేదా పని ఈ సెకనుకుజౌల్ లో ఈ ప్రవాహానికి కైనెటిక్ లో మార్పును లెక్కిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ఈ ఫ్లో రేటు వద్ద ఈ వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు పైపు ద్వారా నీరు ప్రవహిస్తున్నట్లు మీరు చూస్తారు పైపు లోపలి వ్యాసం ఇవ్వబడింది మీరు 0 02 కాబట్టి ఈ పైపు ద్వారా ప్రవహించే లిక్విడ్ ం యొక్క వేగాన్ని మనం మొదట లెక్కించవలసి ఉంటుంది ఎందుకంటే వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు మీకు ఇవ్వబడింది కాబట్టి వాల్యూమిట్రిక్ క్లోరైడ్ను దాని క్రాస్ సెక్షనల్ ప్రాంతం ద్వారా విభజించడం ద్వారా మీకు వేగం తెలుసుకోవచ్చు దాని వ్యాసం ఇవ్వబడినందున మొదటి క్రాస్ సెక్షనల్ ప్రాంతాన్ని లెక్కించండి కాబట్టి క్రాస్ సెక్షనల్ ఏరియా ఎలా ఉండాలి అంటే మీ ద్వారా విభజించబడిన వాల్యూమెట్రిక్ ఫ్లో వాల్యూమెట్రిక్ క్రాస్ సెక్షన్ ఏరియా అని మీకు తెలుసు చదరపు ద్వారా వ్యాసం నాలుగు అని మీకు తెలుసు క్రాస్ సెక్షనల్ ప్రాంతం మీకు తెలిస్తే మీరు క్రాస్ సెక్షనల్ ప్రాంతం ద్వారా తేలియాడే వాట్స్ వేగాన్ని సులభంగా లెక్కించవచ్చు కాబట్టి ఇక్కడ మీరు ఈ వేగాన్ని పొందవచ్చు ఇప్పుడు ఈ వేగం మీకు తెలుస్తుంది ప్రతి నుండి పైపు ద్వారా ప్రారంభ స్టేట్ మీకు మొదట్లో తెలుసు ఆ లిక్విడ్ ం విశ్రాంతిగా మీకు తెలుసు కాబట్టి ఆ లిక్విడ్ ం యొక్క ప్రారంభ వేగం 0 మీకు తెలిసినట్లుగా ఉంటుంది కాబట్టి మీరు ప్రారంభ వేగం u1 0 అని చెప్పవచ్చు మరియు మీకు తెలిసిన ఫైనల్ u2 వేగం క్రాస్ సెక్షనల్ వైశాల్యం ద్వారా కేవలం Q కి సమానం అవుతుంది కాబట్టి మీరు దాన్ని పొందవచ్చు మరియు మీరు చెప్పగలరు ఆ తర్వాత మీరు కైనెటిక్ ని తెలుసుకోవాలి కాబట్టికైనెటిక్ ఎనర్జీ m డాట్లో సగం v2 square - v1 స్క్వేర్డ్లో ఉంటుంది కాబట్టి ఈ సమస్య u20 ఇక్కడ u10 ఇక్కడ v2 మీకు తెలుసు కాని మళ్ళీ మీరు మాస్ ఫ్లో రేటును లెక్కించాలి మీరు ఉన్నందున మీరు లిక్విడ్ ం యొక్క వాల్యూమెట్రిక్ ఫ్లోరైడ్ మాత్రమే మీకు తెలుసు కాబట్టి ఈ వాల్యూమెట్రిక్ ఫ్లో రేటును కోపంతో గుణించడం డెన్సిటీ అని మీకు తెలుసు కాబట్టి మీరు మాస్ ఫ్లో రేటును పొందవచ్చు అప్పుడు మీరు లిక్విడ్ ం నీరు నుండి మాస్ ఫ్లో రేటును పొందవచ్చు కాబట్టి నీటి డెన్సిటీ 1000 లు కాబట్టి మాస్టర్ ఈ 2 కి 1000 లోకి సమానంగా ఉంటుందని మేము చెప్పగలం కాబట్టి మీకు తెలిసిన 2000 ఇక్కడ ప్రతి పనికి Kg అని మీకు తెలుసు కాబట్టి మీరు ఈ మాస్ ఫ్లో రేటును ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే ప్రత్యామ్నాయం తర్వాత మీరు చివరకు ఈకైనెటిక్ ఎనర్జీ ని పొందవచ్చు అప్పుడు మీరు ఈకైనెటిక్ ఎనర్జీ ని ఇక్కడ సెకనుకు 0 88జౌల్ పొందవచ్చు కాబట్టి మా 2 సెకన్ల నుండి మీరు గుణించాలి ఇది మీకు తెలిసినకైనెటిక్ ఎనర్జీ అని మీకు తెలుసు అవి గంటకు సెకను అని మీకు తెలుసు గంట 2 సెకన్లు మీకు తెలుసు 603 యొక్క మార్పిడి ఫ్యాక్టర్ మీరు తెలుసుకోవాలి మేము అక్కడ ఉపయోగించాలి కాబట్టి చివరకు ఇక్కడ స్లైడ్లు దీనికి ఈ V2 యొక్క వివరాల క్యాలికులేషన్ మరియు మాస్ ఫ్లో రేట్ కూడా ఇవ్వబడుతుంది ఇది 0 56 గా ఇక్కడ ఇవ్వబడింది మరియు చివరకు ఈకైనెటిక్ ఎనర్జీ ఇలా ఉంటుంది ఇక్కడ మరొక ఉదాహరణ చేద్దాం ఒక లిక్విడ్ ం తన నిల్వ ట్యాంక్ నుండి సెకనుకు 0 005 మీటర్లజౌల్ చొప్పున 2 5 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గొట్టానికి పంప్ చేయబడిందని అనుకుందాం ఇక్కడ నీటి యొక్క సర్టెన్ కైనెటిక్ ఎనర్జీ ఏమిటి మీకు తెలిసిన లిక్విడ్ ం యొక్క డెన్సిటీ మీరు చెప్పగలరు మీటర్ క్యూబ్కు 1000 కిలోలు ఇస్తారు ఈ సందర్భంలో మీరు సర్టెన్ కైనెటిక్ ఎనర్జీ ఏమిటో తెలుసుకోవాలి ఇప్పుడు ఈ సర్టెన్ కైనెటిక్ ఎనర్జీ ప్రాథమికంగా మీరు ఇక్కడ లెక్కించగలిగే మాస్ యూనిట్కు కైనెటిక్ ఎనర్జీ మొదట మీరు లెక్కించాల్సినది కైనెటిక్ ఎనర్జీ అప్పుడు మీకు తెలుసు వేగం మార్పు కాబట్టి లెక్కించడానికి మొదట మీరు లెక్కించాలి లేదా ఆ నీటి మాస్ రేటు ఇది ప్రాథమికంగా వాల్యూమిట్రిక్ ఫ్లో రేటు డెన్సిటీ గా ఉంటుంది అప్పుడు అది సెకనుకు మీ 5 కిలోల వలె వస్తుంది మరియు తరువాత క్రాస్ సెక్షనల్ వైశాల్యాన్ని లెక్కించండి ఇక్కడ మీకు నిశ్శబ్దంగా నిరుత్సాహపడతారని మీకు తెలుస్తుంది అప్పుడు లెక్కించిన తరువాత మీరు ఈ క్రాస్ సెక్షనల్ వైశాల్యాన్ని 0 00491 మీటర్ల స్క్వేర్డ్ పొందుతారు ఆపై లీకేజీ యొక్క వేగం మీరు వాల్యూమెట్రిక్ ఫ్లో రేటును క్రాస్ సెక్షనల్ ఏరియా ద్వారా విభజించి ఆ విలువలను ప్రత్యామ్నాయం చేసిన తరువాత మీరు ఈ వేగాన్ని 4 07 గా పొందవచ్చు కాబట్టికైనెటిక్ ఎనర్జీ రేటు సగం mv స్క్వేర్కు సమానంగా ఉంటుంది కాబట్టి దీని ప్రత్యామ్నాయం తరువాత మీకు తెలుసు దీని విలువ మాస్ ఫ్లో రేటు మీకు తెలుసు వేగం అవి మరియు చివరకు మీకుకైనెటిక్ ఎనర్జీ రేటు సెకనుకు 41 41జౌల్ అని తెలుసు ఇప్పుడు యూనిట్ మాస్ కికైనెటిక్ ఎనర్జీ సర్టెన్ కైనెటిక్ ఎనర్జీ గా పరిగణించబడుతుంది కాబట్టి ఈకైనెటిక్ ఎనర్జీ ని మీ ద్వారా విభజించడం ద్వారా లెక్కించవచ్చు మీకు మాస్ ఫ్లో రేటు తెలుసు అప్పుడు అది కిలోకు 8 28జౌల్ గా వస్తుంది ఇక్కడ ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమిటి పొటెన్షియల్ ఎనర్జీ సిస్టమ్ ద్వారా ఎనర్జీ కలిగి ఉంది గ్రావిటేషన్ లేదా దాని ద్వారా మాస్ పై చూపిన శరీర ఎనర్జీ కారణంగా రిఫరెన్స్ ఉపరితలానికి సంబంధించి మీరు చూడగలిగే ఫీల్డ్ ఎనర్జీ ఫీల్డ్ మీకు తెలుసు ఇప్పుడు గ్రావిటేషన్ క్షేత్రానికి ఈ పొటెన్షియల్ ఎనర్జీ ని పొటెన్షియల్ అని పిలువబడే ప్రతి క్షేత్రానికి ఈ ఈక్వేషన్ ద్వారా లెక్కించవచ్చు M అనేది మీకు తెలిసిన వస్తువు లేదా పదార్థం మీకు తెలిసిన మాస్ మరియు గ్రా గ్రావిటేషన్ ఐసోలేషన్ మరియు z అనేది స్టార్ రిఫరెన్స్ సర్ఫెస్ నుండి మీకు తెలిసిన వస్తువు యొక్క ఎత్తు మరియు సర్టెన్ పొటెన్షియల్ ఎనర్జీ ని మనకు ఉన్నట్లుగా పరిగణించవచ్చు ఇది ప్రాథమికంగా ఇది మనకు యూనిట్ మాస్ కి పొటెన్షియల్ ఎనర్జీ అప్పుడు అది కేవలం gz గా మారుతుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ మార్పు మీరు హైట్ చేంజ్ ఏమిటో లెక్కించవచ్చు దాని ఆధారంగా మీరు దాని మార్పును లెక్కించవచ్చు ఇది ప్రాథమికంగా m dot g లో z2 - z1 లో ఉంది ఇక్కడ z అనేది రిఫరెన్స్ సర్ఫెస్ నుండి దూరం మరియు 2 ప్రదేశాలలో ఉంటే అక్కడ z2 వేర్వేరు విషయాల నుండి ఉపరితల z1 ను కూడా రిఫరెన్సుల నుండి చూడవచ్చు మరియు తరువాత మీరు తీసివేయడం తెలుసు ఇది మీ మార్పు స్లైడ్లో ఇచ్చిన ఈ ఈక్వేషన్ ఆధారంగా పొటెన్షియల్ ఎనర్జీ ని తెలుసుకోగలదు ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ ఒక ఉదాహరణ చేద్దాం భూమి సర్ఫెస్ నుండి 100 మీటర్ల దిగువ నుండి భూమి స్థాయికి 100 మీటర్ల పాయింట్ వరకు సెకనుకు 5 కిలోల చొప్పున నీరు పంప్ చేయబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో మీరు పొటెన్షియల్ ఎనర్జీ లో మార్పు రేటును లెక్కించాలి కాబట్టి ఇక్కడ m డాట్ మీకు ఇవ్వబడింది g ఇక్కడ గ్రావిటేషన్ యాక్సిలరేషన్ 9 81 ఇది z2 కి z1వంటి స్థాయి మార్పును ఇక్కడ లోడ్లో z2 ను z1 లోకి మార్చడం మీకు తెలుసు ఇక్కడ ప్రాథమికంగా ఈ వ్యత్యాసం మీకు తెలిసినట్లుగా వస్తోంది ఇక్కడ z1 100 మీటర్ మరియు z2 వంద కాబట్టి ఈ వ్యత్యాసం 100 100 100 అని మేము చెప్పగలం కాబట్టి ఇది ఇక్కడ 200 గా వస్తోంది కాబట్టి మీరు దీనిని ఈ మాస్ ఫ్లో రేటుతో మరియు ఈ గ్రావిటేషన్ ఐసోలేషన్తో గుణిస్తే మీకు 9 81 కిలోవాట్లు ఉన్నందున పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఈ రేటును మేము కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఈ పొటెన్షియల్ త మరియు కైనెటిక్ ని పోల్చి చూస్తే అది ఎలా మారుతుందో మీకు తెలిస్తే ఈ పొటెన్షియల్ ఎనర్జీ ని కైనెటిక్ ఎనర్జీ గా మారుస్తుంది ఇప్పుడు రోలర్ కోస్టర్ యొక్క ఈ చర్చను ఇక్కడ మొదటి కొండ పైభాగంలో మీకు గొప్ప ఎనర్జీ ఎనర్జీ తెలుసా అని చూద్దాం ఇప్పుడు వారు తమ సంతతిని ప్రారంభించేటప్పుడు శాపం నష్ట పొటెన్షియల్ ఎనర్జీ మరియు వారు వారి కైనెటిక్ ని చలన ఎనర్జీ ని పొందారు ఇక్కడ ఈ వీడియోను స్లైడ్లలో ఇక్కడ రైడ్ అంతటా చూశారు ఇది పొటెన్షియల్ ఎనర్జీ గా వేగాన్ని పొందుతుంది ఆపై అది ఇక్కడ కైనెటిక్ కి బదిలీ చేయబడుతుంది మరియు తరువాత దాన్ని మార్చడం ద్వారా మళ్ళీ కైనెటిక్ ఎనర్జీగా బదిలీ చేయబడుతుంది ఇది భిన్నంగా ఉంటుంది మీకు ఈ ఎత్తు మీకు తెలుసు కొండ మీకు ఈసారి తెలుసు ఇది ఎత్తును పెంచుతుంది ఇది ఎనర్జీ ని పెంచుతుంది అక్కడ ఉన్న ఎనర్జీ కాబట్టి మేము ఎవరిని బార్లో చూశాము అనే దాని ఆధారంగా మీకు ఈ ప్రదేశం తెలుసు ఈ పొటెన్షియల్ ఎనర్జీ మారుతుందని మీరు చూస్తారు మరియు అది మారినప్పుడల్లా ఈ వేగం దానికైనెటిక్ ఎనర్జీ మారుతుందని మీకు తెలుసు అందువల్ల దాని స్థానాన్ని దాని వేగాన్ని మార్చడం ద్వారా ఈ పొటెన్షియల్ ఎనర్జీ మరియు కైనెటిక్ ఎనర్జీ ఎలా మారుతుందో మీకు తెలుసు మరియు ఇది ఈ ఎనర్జీ ని పొటెన్షియల్ త నుండి కైనెటిక్ గా మార్చడం ద్వారా మీకు సులభంగా మీకు తెలుసు ఇది మీకు తెలిసిన ప్రీవ్యూ లేదా మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మనలో లేని ఎనర్జీ ఇది భౌతికంగా సిస్టమ్ చూపించబడింది మరియు పని చేయడానికి అందుబాటులో ఉంది మరియు ఒక వస్తువు పడిపోతే దానికి గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కెమికల్ ఎనర్జీ ఫాసిల్ ఫ్యూయల్స్ విడుదలయ్యే వరకు పొటెన్షియల్ ఎనర్జీ గా పరిగణించబడుతుందని మీరు చూస్తారు ఫాసిల్ ఇంధనాలు కెమికల్ పొటెన్షియల్ ఎనర్జీ ని కలిగి ఉంటాయి సూర్యుడి నుండి చాలా కాలం క్రితం తీసిన నిల్వ ఎనర్జీ తో కెమికల్ బంధాల నుండి మీకు తెలుసు బయోమాస్ లేదా బ్యాటరీలు కూడా కెమికల్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని మరియు ఇక్కడ కూడా సాధించవచ్చని మీరు చూడవచ్చు స్ప్రింగ్ ఎనర్జీ ఈ పొటెన్షియల్ ఎనర్జీ ని ఎప్పుడు మారుస్తుందో స్లైడ్లకు చూపబడుతుంది ఈ వసంతాన్ని ఒక సర్టెన్ లింక్ వద్ద విస్తరించడం మీకు తెలుసు కాబట్టి ఈ పొటెన్షియల్ త పొటెన్షియల్ ఎనర్జీ గా మారుతుంది ఈ విస్తరించని వసంతకాలం యొక్క విస్తరణ ఆధారంగా ఇక్కడ లెక్కించబడుతుంది కాబట్టి ఇది x స్క్వేర్డ్ కి k లో సగం ఉంటుంది ఇక్కడ కొన్ని కాన్స్టాంట్ అని పిలుస్తారు ఇక్కడ మీకు తక్కువ g కాన్స్టాంట్ తెలుసు కాబట్టి PC ఆధారంగా మీరు పొటెన్షియల్ ఎనర్జీ ని లెక్కించవచ్చు ఇక్కడ ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడినట్లుగా ప్రెషర్ స్ప్రింగ్ ప్రతి పొటెన్షియల్ ఎనర్జీ మార్పు ద్వారా 0 5 కిలోమీటర్ వద్ద డిస్ప్లేసెడ్ చెందడం మీకు తెలుసు వసంత కాన్స్టాంట్ కి మీటరుకు 200 న్యూటన్ ఇవ్వబడుతుంది ఈ సందర్భంలో మీరు ఈడిస్ప్లేసెడ్ ఆధారంగా లెక్కించాల్సిన ఎనర్జీ ఏది ఉండాలి ఈ వసంత K స్ప్రింగ్ లో ఇక్కడ K కి ఇక్కడ ఇవ్వబడింది x మీటరుకు 200 న్యూటన్ ఇవ్వబడుతుంది 5 మీటర్ అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ x కి x లోకి k కి సగం సమానంగా ఉంటుంది అంటే మీకు సగం 200 నుండి 0 5 స్క్వేర్డ్ వరకు తెలుసు అది 25జౌల్ వస్తుంది కాబట్టి ఎనర్జీ యొక్క కాన్సెప్ట్ లు మీకు తెలుసు మరియు వివిధ రకాలైన ఎనర్జీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి ఎలా మారుతుందో మేము ఇక్కడ చర్చించాము ఇప్పుడు ఈ సందర్భంలో ఒక సర్టెన్ సిస్టమ్ లోని ఎనర్జీ బ్యాలన్స్ కు వెళ్ళే ముందు ఈ సందర్భంలో ఆ ప్రత్యేక సిస్టమ్ ఏమిటో మీరు తెలుసుకోవాలి ఈ సిస్టమ్ సాధారణంగా ఒక వస్తువు లేదా వస్తువు యొక్క సేకరణ అని మీకు తెలుసు మరియు విశ్లేషించడం జరుగుతుంది ప్రతి సిస్టమ్ కు సిస్టమ్ బౌండ్రి అని పిలువబడే ఖచ్చితమైన బౌండ్రి ఉంటుంది ఇది అప్పుడు మరియు విశ్లేషణ ప్రారంభంలో పేర్కొనబడింది సిస్టమ్ బౌండ్రి యొక్క పరిమాణానికి సిస్టమ్ నిర్వచించబడిన తర్వాత ఔటర్ మైన ప్రతిదీ పరిసరాలు అని పిలుస్తారు మరియు సిస్టమ్ నుండి బదిలీ చేయబడిన అన్ని ఎనర్జీ మరియు మెటీరియల్ పరిసరాలలోకి ప్రవేశిస్తాయి మరియు దీనికి విరుద్ధంగా ఉంటాయి మీకు తెలుసా అని మీరు విశ్లేషించాలి మన సిస్టమ్ ఎనర్జీ బయటకు వస్తోంది మరియు ఇంటర్నల్ ఎనర్జీ యొక్క మార్పు ఏమిటో మీకు తెలుసు సిస్టమ్ లోపల ఎంథాల్పీ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ వివిధ రకాలైన సిస్టమ్ లు ఉన్నాయి సిస్టమ్ లు వేరుచేయబడతాయి కొన్ని సిస్టమ్ లు మూసివేయబడతాయి కొన్ని సిస్టమ్ లు తెరిచి ఉంటాయి కొన్ని సిస్టమ్ లు ఈడెటిక్ గా ఉంటాయి కొన్ని సిస్టమ్ లు ఐసోథర్మల్ గా ఉంటాయి వివిక్త సిస్టమ్ పరిసరాలతో మరియు మూసివేసిన సిస్టమ్ తో వేడి పనిని లేదా పదార్థాన్ని మార్పిడి చేయనివి వీటిలో వేడి మరియు పని దాని బౌండ్రి లో మార్పిడి చేయబడతాయి కాని పదార్థం బహిరంగ సిస్టమ్ గా ఉండదు మనకు తెలిసిన వేడి పని మరియు సామగ్రి మీకు తెలుస్తుంది పరిసరాలు మరియు అడియాబాటిక్ సిస్టమ్ లకు విస్తరిస్తుంది ఆ సందర్భంలో పరిసరాలతో చాలా ముఖ్యమైన హీట్ మార్పిడి జరుగుతుంది మరియు అటువంటి సిస్టమ్ లు కొన్నిసార్లు ఈడెటిక్ అని చెప్పబడతాయి మరియు సిస్టమ్ లు ఒక స్థిరమైన టెంపరేచర్ తో మీకు తెలిసినప్పుడు మరియు ఒక సర్టెన్ సమయం ఉంటుందని మీకు తెలుసు మరియు ఒక ప్రత్యేక కోఆర్డినేట్లు మీకు తెలుసు అప్పుడు మీరు ఆ వేడిని చూస్తారు బౌండ్రి దాటితే జరగదు కాబట్టి ఆ సందర్భంలో మీకు ఐసోథర్మల్ సిస్టమ్ తెలిసినట్లుగా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఒక సిస్టమ్ ఇవ్వబడింది ఇది క్లోజ్డ్ సిస్టమ్ మరియు ఇక్కడ రెడ్ డాటెడ్ లైన్ గా పరిగణించబడుతుంది మరియు బౌండ్రి వెలుపల దీనిని పరిసరాలు అంటారు ఇప్పుడు ఈ మూసివేసిన సిస్టమ్ లకు వేడి ఉంటుంది మరియు అక్కడ సిస్టమ్ లో ఏమి చేయవచ్చో అనుకరిస్తుంది మరియు సిస్టమ్ కూడా పని చేస్తుంది కాబట్టి ఎనర్జీ మూసివేసిన సిస్టమ్ యొక్క ఈ బౌండ్రి ను వేడి మరియు పని రూపంలో దాటగలదు మరియు సిస్టమ్ యొక్క ఎనర్జీ బ్యాలన్స్ అతని ప్రాసెస్ యూనిట్లోకి లేదా వెలుపల ప్రవహించే ఎనర్జీ ని నిర్ణయించడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి ఈ సిస్టమ్ లను ఒక ప్రాసెసింగ్ యూనిట్గా కూడా పరిగణించవచ్చు మరియు ఈ ప్రోసెస్ కు పొటెన్షియల్ ఎనర్జీ అవసరాన్ని లెక్కించడానికి ఉపయోగించే బ్యాలెన్స్ మీకు తెలుస్తుంది మరియు అవి సిస్టమ్ ల్లో ఎనర్జీ అవసరాలను తగ్గించే మార్గాలుగా ఆస్తులుగా ఉండాలి అప్పుడు ఆ సిస్టమ్ చేసిన తర్వాత లేదా ఆ సిస్టమ్ బౌండ్రి ను నిర్వచించిన తరువాత మీరు ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ఎనర్జీ బ్యాలెన్స్ చేయాలి ఆ ఎనర్జీ బ్యాలెన్స్ చేయడానికి ఆ ప్రాథమిక ఎనర్జీ బ్యాలెన్స్ ఇక్వెషన్ మీరు తెలుసుకోవాలి ఇప్పుడు దీని కోసం అడగండి ఈ ఎనర్జీ కంజర్వేషన్ ఈ ఎనర్జీ ఈక్విలిబ్రియం ఇక్వెషన్ రూపొందిస్తుందని మీకు తెలుసు ఇది మత్తుమందు వంటిది అక్కడ వేడి పెరుగుతోంది మరియు అది కోల్పోతోంది మరియు కొంత హీట్ ఎనర్జీ పేరుకుపోవడం కూడా మీరు చూడవచ్చు కాబట్టి ఆన్ స్టడీ స్టేట్ ఆపరేషన్ ఉంటే దాని ఆధారంగా కొంత ఎక్యుములేషన్ ఉంటుందని మీరు చూడవచ్చు కొంత ఎనర్జీ ఉంటుంది అక్కడ కొంత ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ ఎనర్జీ ఈక్వేషన్ యొక్క మీకు తెలిసిన కాన్సెప్ట్ ఆధారంగా మీ ఆధారంగా కొంత ఎనర్జీ చేరడం ఉంటుందని మేము చెప్పగలం ఫైనల్ సిస్టమ్ లో ఎనర్జీ ఏమిటి మరియు ప్రారంభ సిస్టమ్ లో మరియు ఎనర్జీ ఏది దాని ప్రారంభ సిస్టమ్ ఎనర్జీ నుండి బోన్ సిస్టమ్ ఎనర్జీ ని మార్చడానికి సిస్టమ్ కు బదిలీ చేయబడిన పొటెన్షియల్ ఎనర్జీ ఏమిటి కాబట్టి మనం దానిని ఫైనల్ సిస్టమ్ ఎనర్జీ ప్రారంభ సిస్టమ్ ఎనర్జీగా పేరుకుపోతాము మరియు అది ఆ ఇన్పుట్ అవుట్పుట్కు సమానం అవుతుంది మరియు ఇక్కడ నెట్ ఎనర్జీ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్కు బదిలీ చేయబడుతుంది కొంత హీట్ ఎనర్జీ మీకు తెలుసా లేదా సిస్టమ్ లేదా పని చేత చేయబడిన పని మీకు తెలుసా అక్కడి సిస్టమ్ లకు సరఫరా చేయవలసిన హీట్ ఎనర్జీ కాబట్టి దాని ఆధారంగా ఆ సిస్టమ్ ఎనర్జీ పై మార్పు ఉంటుంది ఇది ఇప్పుడు ఉన్న దాని ప్రారంభ సిస్టమ్ ఎనర్జీ నుండి దాని ఫైనల్ సిస్టమ్ ఎనర్జీ ని పొందుతూ ఉండవచ్చు ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మరియు పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ సిస్టమ్ యొక్క సమ్మషన్ మీకు తెలిసినట్లుగా ప్రారంభ సిస్టమ్ ఎనర్జీ ని పరిగణించవచ్చు మరియు అది మీరు మళ్ళీ పరిగణించబడుతుంది ఆ ఫైనల్ స్టేట్ లేదా ఫైనల్ స్టేట్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మరియు Q W గా ఉండే పొటెన్షియల్ ఎనర్జీ మరియు పొటెన్షియల్ ఎనర్జీ రవాణాకు నిధులు సమకూరుస్తుంది కాబట్టి మీరు దీనిని ప్రత్యామ్నాయం చేస్తే మీకు తెలుసా ఇక్కడ క్వాంటిటిస్ మీకు ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ తెలుసు మేము ఈ ఎనర్జీ బ్యాలెన్స్ ఇక్వెషన్ ఇక్కడ వ్రాయగలము సిస్టమ్ లో ఎనర్జీ యొక్క పొటెన్షియల్ మార్పును అవుట్పుట్గా చూడవచ్చు లేదా మీరు దానిని చూడవచ్చు ఎనర్జీ ని సరఫరా చేయడం లేదా ఇక్కడి సిస్టమ్ నుండి దాని ఎనర్జీ ని కోల్పోవడం మీకు తెలిసిన దాని ద్వారా మార్చబడుతుంది కాబట్టి వీటిని మార్చగల సిస్టమ్కు ఈ నెట్ ఇన్పుట్ ఆధారంగా సిస్టమ్ ఎనర్జీ ప్రారంభ నుండి ప్రతి చివరి ఫేజ్ వరకు మీకు తెలుసు కాబట్టి దీని ఆధారంగా మీకు తెలిసిన ఎనర్జీ బ్యాలెన్స్ ఇక్వెషన్ మేము రూపొందించవచ్చు కాబట్టి ఇక్కడ Uf Ui అనాలజీ మీకు తెలుసు ఇంటర్నల్ ఎనర్జీ దాని ప్రారంభ నుండి ఫైనల్ మరియు కైనెటిక్ కి KE వలె ఈ కైనెటిక్ గా మారుతుంది ఇది అనుకూలమైన ఫైనల్ మరియు కైనెటిక్ ఎనర్జీ ఈ కైనెటిక్ కి ప్రారంభంలో నేను మారుతున్నాను ప్రారంభ నుండి చివరి వరకు అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ ని కూడా ప్రారంభం నుండి చివరి వరకు మార్చవచ్చు కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ మార్పుకైనెటిక్ ఎనర్జీ మార్పు ఫేజ్ పొటెన్షియల్ ఎనర్జీ మార్పు యొక్క చూసే సమర్పణ యొక్క మొత్తం మార్పుగా ఉండటానికి మీకు తెలిసిన సిస్టమ్ కు సరఫరా చేయబడిన పొటెన్షియల్ ఎనర్జీ ఆధారంగా ఇవన్నీ వస్తాయి కాబట్టి సిస్టమ్ బౌండ్రి ఆధారంగా ఈ ఎనర్జీ బ్యాలన్స్ ఉంటుంది మరియు ఈ ఎనర్జీ బ్యాలన్స్ యొక్క మరిన్ని వివరాలలో అన్ నేచురల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి తరువాతి ఉపన్యాసం దీనిని వివరిస్తుంది ఈ ఎనర్జీ బ్యాలెన్స్ యొక్క మరిన్ని వివరాలు మీకు తెలుసు మరియు ఇతర మీకు తెలుసా ఈ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ యొక్క పరిస్థితులు మరియు బేస్ విల్ ఆధారంగా మీకు తెలుసా కొన్ని చేయండి ఈ ఎనర్జీ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కలు మీకు తెలుసు కాబట్టి ఈ ఉపన్యాసం కోసం శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు